కాబట్టి తదుపరిది చిత్రం 17 లో చూపిన సర్క్యూట్లో ప్రేరకం L1 మరియు L2 లోని ప్రారంభ కరెంట్స్ ఇందులో చూపబడని సోర్స్ ల ద్వారా స్థాపించబడ్డాయి కొన్ని సోర్స్ లు ఉన్నాయని అనుకోండి నేను సర్క్యూట్ ని తరువాత చూపిస్తాను కాబట్టి కొన్ని సోర్స్ లు ద్వారా ప్రేరకాలలో ప్రారంభ కరెంట్స్ ఉన్నాయి రెండు ప్రేరకాలు సమాంతరంగా ఉన్నాయి మరియు ఇది స్థాపించబడింది కాబట్టి స్విచ్ t 0 వద్ద తెరవబడుతుంది మరియు t 0 కొరకు iL1 iL2 మరియు IL3 ని కనుగొనండి కెపాసిటర్ సందర్భంలో RC సర్క్యూట్ లో కెపాసిటర్లు సిరీస్లో ఉన్నాయి అయితే ఈ సందర్భంలో రెండు ప్రేరకాలు సమాంతరంగా ఉన్నప్పుడు ఇలాంటి రకమైన సమస్య తీసుకోబడుతుంది ఇక్కడ కూడా ఇది ఒక్క సందర్భం మాత్రమే ఎందుకు తీసుకోబడింది చివరకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే అక్కడ ఫోరమ్ లో మేము అన్ని సమాధానాలు ఇస్తున్నాము కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన సమస్య మరియు సర్క్యూట్ ని చూడండి కరెంట్స్ iL1 iL2 మరియు i3 యొక్క అన్ని దిశలు ఇవ్వబడ్డాయి మరియు ప్రేరకం ద్వారా ప్రారంభ కరెంట్ ఇవ్వబడింది 8 ఆంపియర్ మరియు 4 ఆంపియర్ ఇది ఆ సర్క్యూట్లో కూడా గుర్తించబడింది ఇది 8 ఆంపియర్ మరియు ఇది 4 ఆంపియర్ మరియు ఈ ప్రేరకం 5 హెన్రీ ఇది 20 హెన్రీ సమస్యలో చూపిన సర్క్యూట్లో ప్రారంభ కరెంట్స్ iL1 మరియు iL2 చూపబడని మూలాల ద్వారా స్థాపించబడ్డాయి వాస్తవానికి అది అవసరం లేదు స్థాపించబడిందని మేము అనుకుంటాం స్విచ్ t 0 వద్ద తెరిచి ఉంది మరియు t 0 ఉన్నప్పుడు iL1 iL2 మరియు i3 ని కనుగొనాలి iL1 iL2 మరియు i3 ఇవి t 0 కొరకు మరియు స్విచ్ t 0 వద్ద తెరవబడుతుంది అంటే ఈ సమయంలో స్విచ్ తెరిచి ఉంది ఇప్పుడు దీనిని చూడండి ఈ 5 హెన్రీ మరియు 20 హెన్రీ సమాంతరంగా ఉన్నాయి ఇది సమానమైనదిగా తెలుసుకోవడానికి ఒక నిరోధకం లాంటిది అక్కడ సమానమైన నిరోధకమును కనుగొన్న మార్గంలోనే సమానమైన ప్రేరకమును కనుగొనవలసి ఉంటుంది కాబట్టి 5 హెన్రీ మరియు 20 హెన్రీ ప్రేరకాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి Leq 4 హెన్రీ కాబట్టి ఇది చాలా సులభం ప్రేరకం ఒకటి మరియు ప్రేరకం రెండు కోసం ప్రారంభ కరెంట్ iL1 మరియు iL2 కి 8 ఆంపియర్ మరియు 4 ఆంపియర్ ఇవ్వబడినవి కాబట్టి ఇక్కడ ఇది iL1 8 ఆంపియర్ మరియు iL2 4 ఆంపియర్ అందువలన iLeq సమానమైన ప్రేరకం కరెంట్ iL1 iL2 12 ఆంపియర్ ఉంటుంది ఈ నిజానికి iLeq iL1 iL2 అంటే 8 4 12 ఆంపియర్ మేము రెండిటి కూడిక తీసుకుంటున్నాము సమానమైన ప్రేరకం 4 హెన్రీ ఉంది సమాంతర సమానమైన ప్రేరకం 4 హెన్రీ ఉంది మరియు వోల్టేజ్ vt మేము ఈ బిందువు వద్ద తీసుకున్నాము మరియు ఈ కరెంట్ i3 ఇందులో చూస్తే ఇది వాస్తవానికి తెరవబడుతుంది దానిని తెరిచిన వెంటనే ఈ రెండు సమాంతర సమానమైనది మేము తీసుకున్నాము మరియు ఇది కరెంట్ i3 మరియు ఈ 8 Ω నిరోధకత ఉంది కాబట్టి ఇది సమానమైన సర్క్యూట్ ఇప్పుడు ఈ సందర్భంలో 𝜏 Leq R Leq 4 హెన్రీ మరియు R 8 Ω కాబట్టి 4 8 కాబట్టి 0 5 సెకన్లు కాబట్టి 𝜏 0 5 సెకన్లు అందువలన i3 సాధారణంగా మనకు తెలుసు i I0 e t𝜏 కాబట్టి ఇక్కడ i3 ప్రారంభ కరెంట్ iLeq 12 ఆంపియర్ మరియు 𝜏 మనకు 0 5 సెకన్ల గురించి ఎక్కడో ఉంది కాబట్టి ప్రాథమికంగా ఇది మనకు తెలుసు ఇది i3 కోసం కానీ సాధారణంగా మనకు తెలుసు i I0 కాబట్టి ఇది e t 𝜏 కాబట్టి ఈ సందర్భంలో 𝜏 0 5 సెకన్లు అందుకే 2t వస్తోంది మరియు ఈ I0 ప్రేరకాల కలయిక యొక్క ప్రారంభ కరెంట్ 12 ఆంపియర్ అది కూడా మేము 8 4 12 గా చేసాము అందువల్ల ఇది 12 e 2 t ఆంపియర్ ఇది t ≥ 0 కోసం కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి 8 Ω నిరోధకత అంతటా వోల్టేజ్ vt 8 i3 ఎందుకంటే ఈ i3 కరెంట్ సర్క్యూట్లో ఇవ్వబడిన 8Ω నిరోధకత ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ 8 i3 ఇక్కడ i3 ప్రతిక్షేపిస్తే అది 96 e 2 t వోల్ట్ అవుతుంది కాబట్టి t 0 వద్ద v 96 వోల్ట్ ఉంటుంది అంటే ఈ సర్క్యూట్ కి వెళ్ళినప్పుడు t 0 వద్ద ఇక్కడ ప్రారంభ వోల్టేజ్ 96 వోల్ట్ అవుతుంది కాబట్టి తదుపరిది ఏమిటంటే మనం ఎప్పుడైనా iL1 అని వ్రాస్తున్నప్పుడు v L di dt ఉంటుందని మనకు తెలుసు ప్రేరకం ఒకటి మరియు ప్రేరకం రెండు కోసం ఇవి రెండూ సమాంతర ప్రేరకాలు దానిని చూసినప్పుడు సాధారణంగా మనకు v L di dt అని మనకు తెలుసు అంటే di 1 L v dt దీనిని సమాకలనం చేస్తే సాధారణంగా 1 L v dt కాబట్టి ఇది వోల్టేజ్ మరియు ఇది ప్రేరకం ఒకటి కోసం మరియు ఇది L1 ఇది అంతా సరే కానీ దీని తరువాత iL1 ఉంది ఇది ప్రారంభ కరెంట్ 4 ఆంపియర్ మేము ఇక్కడ గుర్తు ఎందుకు తీసుకున్నాము కాబట్టి లేదా అనేది మీకు ఒక ప్రశ్న కెపాసిటర్ లో మాదిరిగానే నేను ఈ ప్రశ్నను ఉంచాను కాబట్టి ఈ వీడియో ఉపన్యాసం చూడండి కాబట్టి మీరు సరిగ్గా సమాధానం చెప్పగలరా లేదా అని చూడటానికి ఈ ఒకటి లేదా రెండు విషయాలు నేను మీకు వదిలేస్తున్నాను ఫోరమ్లో సమాధానం ఉంచండి ఆ సమయంలో మేము దానిని చూస్తాము లేకపోతే నేను వెంటనే సమాధానం ఇస్తాను చింతించకండి కొంచెం ఆలోచించండి నేను నా వైపు నుండి ప్రతీదీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను ప్రతీదీ చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరు ఆలోచించటానికి ఒకటి లేదా రెండు విషయాలు వదిలేస్తున్నాను అదేవిధంగా ఈ విలువ 8 ఆంపియర్ IL1 0 8 ఆంపియర్ కాబట్టి నిజానికి t ≥ 0 ఉన్నప్పుడు ఇది 1 6 9 6 e 2 t ఆంపియర్ వస్తోంది ఈ తరువాత అదేవిధంగా రెండు కెపాసిటర్లు సిరీస్లో ఉన్నప్పుడు అదే ప్రశ్న ఉంది అదేవిధంగా IL2 కూడా ఇక్కడ L1 5 హెన్రీ ఉంది ఇక్కడ ఇది 20 హెన్రీ మరియు అది 0t96 e 2 t dt iL2 కాబట్టి ఇక్కడ కూడా గుర్తు ఉంది కాబట్టి ఇది ఎందుకు అనే ప్రశ్న మీ ముందు ఉంది కాబట్టి అన్నింటినీ ఉంచి సమాకలనం చేసి సరళీకృతం చేసి iL2 ప్రారంభ పరిస్థితి iL2 నేను 4 ఆంపియర్ అని అనుకుంటున్నాను ఇక్కడ 4 ఆంపియర్లుగా ఉంచండి మరియు iL2 1 6 2 4 e 2 t ఆంపియర్ ఇది iL2 విలువ ఈ సరళీకరణ పొందుతారు సమస్య చాలా సులభంగా ఉంది కానీ iL1 మరియు iL2 మాత్రమే ఎందుకు సైన్ ఇది ఒక ప్రశ్న తరువాత ఇది ఒక సాధారణ సమస్య ప్రతీదీ బాగానే ఉంది మరియు ఈ వోల్టేజ్ v అంటే మనం t 0 వద్ద తీసుకుంటున్నప్పుడు అని అర్థం కాబట్టి వోల్టేజ్ v అంటే ఈ స్విచ్ తెరిచినప్పుడు మేము తీసుకున్న వోల్టేజ్ ఇది కాబట్టి ఇది నా vt మరియు అదే వోల్టేజ్ L1 అంతటా మరియు L2 అంతటా వర్తిస్తుంది అందుకే మనము iL1 మరియు iL2 పొందాము మరియు ప్రారంభ కరెంట్ ఇవ్వబడుతుంది కాబట్టి విషయం ఏమిటంటే ఈ రెండు వ్యక్తీకరణలలో ఎందుకు iL1 మరియు ఎందుకు iL2 తీసుకోబడ్డాయి ఇది ఒక ప్రశ్న కాబట్టి తదుపరిది ఈ సందర్భంలో మరొక ఉదాహరణ ఉదాహరణ 7 సర్క్యూట్లోని స్విచ్ చాలా కాలం పాటు మూసి ఉంది మరియు t 0 వద్ద స్విచ్ తెరవబడింది t 0 కోసం i ని కనుగొనండి ఈ స్విచ్ ఎక్కువ సేపు మూసివేయబడితే అంటే ఈ స్విచ్ మూసివేయబడింది మరియు ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది స్విచ్ ఎక్కువ సేపు మూసివేయబడితే ఈ ప్రేరకం DC కి షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎందుకంటే ఇది DC సోర్స్ అలాంటప్పుడు ఏమి జరుగుతుంది ఈ నిరోధకం ద్వారా కరెంట్ ప్రవాహం పూర్తిగా విడిగా ఉంటుంది ఎందుకంటే కరెంట్ ప్రవాహం ఇలాగే ఉంటుందని నేను చెబుతున్నాను ఎందుకంటే స్విచ్ చాలా సేపు మూసివేయబడింది కాబట్టి DC కోసం స్విచ్ మూసివేయబడినప్పుడు ప్రేరకం ఒక షార్ట్ సర్క్యూట్ పనిచేస్తుంది అయితే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది ఈ విషయాలు మనసులో ఉంచుకోవాలి కాబట్టి అలా అనుకుంటే సర్క్యూట్ ఎలా ఉందో చూడండి ఇక్కడ నేను దీనిని చేసి ఉంచానని అనుకుంటున్నాను కాబట్టి ఇది ఇలా ఉంటే ఇది సమానమైన సర్క్యూట్ కాబట్టి ఈ విషయం ఉండదు ఈ 7Ω ఈ నిరోధకం అక్కడ ఉండదు ఎందుకంటే ప్రేరకం షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉంది కాబట్టి కరెంట్ ప్రవహించదు కాబట్టి సర్క్యూట్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ 7 Ω అక్కడ ఉండకూడదు కాబట్టి అది 4 వోల్ట్ మరియు i1 కరెంట్ ఇక్కడ ప్రవహిస్తుంది ఈ 5 Ω మరియు 2 Ω సమాంతరంగా ఉన్నాయి ఇప్పుడు ఈ కరెంట్ i1 కనుగొనడం సులభం అది సరళమైన DC అని సర్క్యూట్ ఈ కరెంట్ i1 కనుగొనటానికి 5 Ω మరియు 2 Ω సమాంతరంగా ఉన్నాయి దానితో ఈ 3Ω సిరీస్లో ఉంది కాబట్టి R సమానమైనది 3 5 2 5 2 అంటే 3 10 7 Ω ఇది R సమానమైనది మరియు అందువల్ల i1 ఈ సమానమైన రెండవ సర్క్యూట్ను నేను గీయడం లేదు అది అర్థమవుతుంది అందువలన అది 4 3 107 ఆంపియర్ ఉంటుంది ఎందుకంటే ఇది 4 వోల్ట్ సోర్స్ కాబట్టి ఇది i1 4 3 107 28 31 ఆంపియర్ ఇప్పుడు ఈ కరెంట్ విభజన నుండి i 5 5 2 i1 గా ఉంటుంది ఇది i1 అని తెలుసుకోండి కాబట్టి i ఇది t పరంగా ఉంటుంది కాబట్టి ఈ 2 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ అంటే ఇది కరెంట్ విభజన అవుతుంది i కరెంట్ విభజన ద్వారా 5 5 2 i1 కాబట్టి 5 7 i1 నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో ఇది 5 5 2 i1 కాబట్టి ఇది i ఒక నిమిషం ఆగండి నేను ఒక దిద్దుబాటు చేస్తాను i అని ఉంచవద్దు కేవలం i అని వ్రాయండి కాబట్టి t 0 కోసం 20 31 ఆంపియర్ ఇది ప్రారంభ స్థితి కాబట్టి పొరపాటున నేను దానిని i అని రాసాను కానీ i కాదు కేవలం i మాత్రమే వ్రాయండి నన్ను శుభ్రం చేయనివ్వండి ఒక ప్రేరకం ద్వారా కరెంట్ తక్షణమే మారదు కాబట్టి దీనర్థం ఏమిటంటే i i 20 31 ఆంపియర్ ఇది ప్రారంభ స్థితి t 0 వద్ద స్విచ్ తెరవబడింది మరియు వోల్టేజ్ సోర్స్ వేరు చేయబడింది మరియు ఇది t 0 వద్ద ఈ విషయం చిత్రంలో చూపబడింది కాబట్టి మొదట ఈ సర్క్యూట్కు రండి t 0 వద్ద స్విచ్ తెరిచి ఉంది స్విచ్ తెరిచి ఉంది అంటే ఈ భాగం లేదు కాబట్టి ఈ భాగం లేకపోతే సర్క్యూట్ ఎలా ఉందో చూద్దాం కాబట్టి ఈ సందర్భంలో ఇది i ఇక్కడ 3 హెన్రీ ప్రేరకం ఉంది మరియు ఈ 2 Ω మరియు 5 Ω సిరీస్ లో ఉన్నాయి అంటే 2 5 అని అర్థం ఇది 7Ω ఈ 7Ω మరియు 7Ω సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీనికి సమానమైనది 77 77 నిజానికి 72 Ω ఉంటుంది కాబట్టి ఈ సమానమైనది 72 Ω అప్పుడు సమయ స్థిరాంకం ఏదయినప్పటికీ 𝜏 LR అవుతుంది L 3 హెన్రీ ఉంది కాబట్టి ఈ సందర్భంలో R eq 49 4 అంటే 7 2 Ω నేను దానిని వ్రాయలేదు కానీ అది 7 2 Ω కాబట్టి సమయ స్థిరాంకం L Req కాబట్టి 𝜏 3 4914 కాబట్టి 67 సెకన్లు మరియు i i e t 𝜏 అని తెలుసు అందువల్ల 2031 e 7 t 6 ఆంపియర్ వచ్చింది కాబట్టి t 0 వద్ద i 0 645 e 7 t 6 6 ఆంపియర్ కాబట్టి ఇది సాధారణ సమస్య ఆ DC గురించి కొంత ప్రాథమికంగా తెలిసి ఉండాలి స్విచ్ ఎక్కువసేపు మూసివేయబడితే ఆ ప్రేరకం షార్ట్ సర్క్యూట్గా ప్రవర్తిస్తుంది మరియు కెపాసిటర్ విషయంలో ఇది ఓపెన్ సర్క్యూట్గా ప్రవర్తిస్తుంది ఈ విషయం మనసులో ఉంచుకోవాలి కాబట్టి మీరు ఈ సాధారణ సమస్యను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి తదుపరి చిత్రం 22 లో చూపబడిన సర్క్యూట్ లో ix vx మరియు i కనుగొనాలి ఇది ix ఇది vx అంటే 3Ω నిరోధకం వద్ద వోల్టేజ్ మరియు i ఇది అన్ని సమయాల కోసం ప్రేరకంలో ప్రవహించే కరెంట్ ఇక్కడ స్విచ్ చాలా కాలం పాటు తెరిచి ఉందని అనుకుంటాను ఈ సందర్భంలో స్విచ్ చాలా కాలం పాటు తెరవబడింది కాబట్టి ఎక్కువ సేపు స్విచ్ తెరిచి ఉన్నట్లయితే మొదట ఆ ప్రారంభ పరిస్థితిని ముందుగా చూడాలి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి స్విచ్ ఎక్కువ సేపు తెరిచినప్పుడు సర్క్యూట్ ఇలా ఉంటుంది ఎందుకంటే స్విచ్ ఎక్కువ సేపు తెరిచి ఉంటే అంటే ఇది DC వోల్టేజ్ 100 వోల్ట్ మరియు ప్రేరకం ఒక షార్ట్ సర్క్యూట్ వలె ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది షార్ట్ చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది అది ఎక్కువ సేపు తెరిచి ఉంటే కరెంట్ ఇలా ప్రవహిస్తుంది మరియు 6 Ω నిరోధకతలో కరెంట్ ఉండదు ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తోంది కాబట్టి ఇక్కడ కరెంట్ ఉండదు కాబట్టి ఇది ఈ మార్గంలో ప్రవహిస్తుంది ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఏ కరెంట్ ప్రవహించదు కనుక ix యొక్క ప్రారంభ కరెంట్ 0 ఉంటుంది ప్రేరకంలో ప్రారంభ కరెంట్ ఈ 2Ω మరియు 3Ωద్వారా ప్రవహిస్తుంది ఎందుకంటే ఇది తెరిచి ఉంటుంది ఇది చాలా కాలం పాటు తెరిచి ఉంది మరియు t 0 వద్ద మాత్రమే మూసివేయబడింది అది చాలా కాలం పాటు తెరిచి ఉంది కనుక i 100 23 20 ఆంపియర్ ఇది ప్రేరకంలో ప్రవహించే ప్రారంభ కరెంట్ అవుతుంది మరియు ix 0 ఉంటుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి మరియు ప్రారంభ వోల్టేజ్ కనుక్కుంటే అది vx 3 20 60 వోల్ట్ అవుతుంది అంటే ప్రారంభ వోల్టేజ్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే అది vx 3 20 60 వోల్ట్ అవుతుంది కాబట్టి ఇది నేను గీసిన సర్క్యూట్ కాబట్టి 6 Ω పూర్తిగా వేరుచేయబడుతుంది స్విచ్ సుదీర్ఘకాలం తెరిచి ఉన్నందున ఇక్కడ కరెంట్ ప్రవహించటం లేదు ఈ 2Ω మరియు 3Ω సిరీస్లో ఉన్నాయి కాబట్టి ix 0 అని చెప్పాను అంటే ప్రారంభంలో ix 0 వాస్తవానికి ఈ స్విచ్ చాలా కాలం పాటు మూసివేయబడింది కాబట్టి i బదులు ప్రారంభ స్థితులను వ్రాసినట్లు కేవలం i అని వ్రాయమని సూచిస్తున్నాను అలాగే వోల్టేజ్ లో కూడా t వ్రాయడం లేదు కేవలం vx కాబట్టి ఇది i 20 ఆంపియర్ మరియు vx 60 వోల్ట్ అని వ్రాద్దాం ఎందుకంటే t 0 ఉంది అయితే ఒక విషయం నేను t 0 అని పేర్కొన్నాను ఇక్కడ t 0 వద్ద i అనేది చెల్లుతుంది కానీ కేవలం i vx అని వ్రాసినా అవి చెల్లుబాటు అవుతాయి కానీ ఇప్పటికీ నేను దీనిని చేసాను ఎందుకంటే మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది i మరియు vx అని పేర్కొంటే సరే లేకపోతే ప్రారంభ విలువలు i మరియు v ఉంటాయి కాబట్టి అందుకే i 20 ఆంపియర్ వ్రాస్తాను అది ప్రారంభ కరెంట్ కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇప్పుడు t 0 కోసం స్విచ్ మూసివేయబడింది కాబట్టి వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది అంటే సర్క్యూట్ లోకి చూసినప్పుడు t 0 వద్ద ఈ స్విచ్ మూసివేయబడింది అంటే ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ ఎందుకంటే ఇది షార్ట్ చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో సమానమైన సర్క్యూట్ ఏమిటి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది సమానమైన సర్క్యూట్ అవుతుంది వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి ఈ 3 Ω మరియు 6 Ω నిరోధకాలు సమాంతరంగా ఉన్నాయి మరియు వాటి సమానమైన విలువ 6 3 63 ఉంటుంది కాబట్టి 2 Ω మరియు ఇది 1 హెన్రీ ప్రేరకం కాబట్టి సమాంతర నిరోధకతను వ్రాయడం అంటే అదే సమయంలో ప్రేరకం టెర్మినల్ వద్ద ఇది Rథెవెనిన్ లాగా ఉంటుంది అంటే ఆ రెండు నిరోధకాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి 3 6 3 6 2 Ω ఉంటుంది మరియు 𝜏 LR థెవెనిన్ అని రాశాము L 1 హెన్రీ అని ఉంది ఇక్కడ L 1 హెన్రీ ఇవ్వబడింది మరియు ఇది Rథెవెనిన్ 2 అని ఇవ్వబడింది కాబట్టి 0 5 సెకను T 0 5 సెకను ఇప్పుడు i i e t T అని మనకు తెలుసు i 20 ఆంపియర్ మరియు 𝜏 0 5 సెకను అని మనకు తెలుసు కాబట్టి t 0 కోసం i 20 e 2t ఆంపియర్ అవుతుంది ఇప్పుడు సర్క్యూట్లో KVL ను వర్తింపజేయడం వల్ల మనకు vx vL 0 వస్తుంది కాబట్టిఇక్కడ చూస్తే vx vL 0 కాబట్టి సర్క్యూట్లో KVL ను వర్తింపజేయండి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి vx vL L di d t L 1 హెన్రీ కాబట్టి 1 మరియు didt దీని అవకలనం తీసుకుంటే e 2 t కాబట్టి t 0 కోసం vx 40 e 2 t వోల్ట్ అవుతుంది కాబట్టి మరియు ix vL 6 ఎందుకంటే వోల్టేజ్ vL వచ్చింది ఈ 6Ω మరియు ఈ 1 హెన్రీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీని అంతటా vL ఉంటుంది అప్పుడు ix సాధారణంగా vL 6 ఇక్కడ t రాయడం లేదు మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ సందర్భంలో మేము ix vL 6 వ్రాస్తున్నాము vL vx 40e 2t అని పొందాము కాబట్టి కాబట్టి vx ఇది ఉంది మరియు vL మేము వ్రాస్తున్నాము ఇక్కడ ఈ ఎందుకు మరియు vx కి ఇది లభిస్తుంది అంటే vL vx కాబట్టి 40 e 2 t నిజానికి ఆ గుర్తు ఇక్కడ ఉంది కాబట్టి 40 e 2 t 6 కాబట్టి ix 203 e 2 t ఆంపియర్ ఈ i అన్ని సమయాల వద్ద ఉంటుంది అంటే t 0 వద్ద ix 0 ఆంపియర్ మరియు t 0 వద్ద ix 203 e 2 t ఆంపియర్ ఈ విధంగా రాయండి అన్ని సమయాల వద్ద అని చెప్తే అది నిజానికి t ∞ నుండి ∞ వరకు ఉంటుంది కాబట్టి t 0 వద్ద ix 0 ఆంపియర్ మరియు t 0 వద్ద ix 203 e 2 t ఆంపియర్ వస్తుంది అదేవిధంగా వోల్టేజ్ కోసం t 0 వద్ద vx 60 వోల్ట్ మరియు t 0 ఉన్నప్పుడు vx 40 e 2t వోల్ట్ ఈ విధంగా సమయం ప్రస్తావిస్తే vx 60 వోల్ట్ ఉంటుంది అదే ఈ సమయం ప్రస్తావించక పోతే ప్రారంభ విలువ 0 అని భావించవలసి ఉంటుంది కానీ t 0 వద్ద vx 60 వోల్ట్ అదేవిధంగా i కూడా ప్రారంభంలో t 0 వద్ద 20 ఆంపియర్ పొందాము ఎందుకంటే t 0 వద్ద స్విచ్ మూసి ఉంది మరియు t 0 సందర్భంలో స్విచ్ చాలా కాలం తెరిచి ఉంది మరియు 20 e 2 t ఆంపియర్ కరెంట్ వస్తుంది అన్ని సమయాలలో అన్నప్పుడు సాధారణంగా ఈ విధంగా సమాధానం రాయండి ∞ నుంచి ∞ వరకు సమయం కోసం ఏదైనా విచ్ఛిన్నం ఉంటే రాయండి కాబట్టి తరువాత నేను సోర్స్ వరకు ఆశిస్తున్నాను ఇప్పటివరకు మనం అధ్యయనం చేసింది సోర్స్ లేని సర్క్యూట్ గురించి కాబట్టి తదుపరి సింగులారిటీ ఫంక్షన్ కోసం ఎందుకంటే సర్క్యూట్లో సోర్స్ ఉన్న సందర్భాన్ని మనం తీసుకోవాలి కాబట్టి దానికి ముందు మనం సింగులారిటీ ఫంక్షన్ గురించి కొంచెం నేర్చుకోవాలి కాబట్టి సింగులారిటీ ఫంక్షన్ అనేది నిరంతరాయంగా లేదా నిరంతర అవకాలనాలను కలిగి ఉన్న ఫంక్షన్ కాబట్టి సింగులారిటీ ఫంక్షన్ యొక్క ప్రాథమిక అవగాహన ప్రత్యేకంగా RC లేదా RL సర్క్యూట్ యొక్క దశల ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి సింగులారిటీ ఫంక్షన్ ను స్విచింగ్ ఫంక్షన్ అని కూడా అంటారు కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా పిలుస్తారు నేను స్విచ్చింగ్ ఫంక్షన్ను అండర్లైన్ చేశాను మరియు సర్క్యూట్ విశ్లేషణ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ విశ్లేషణలో ఎక్కువగా ఉపయోగించే మూడు సింగులారిటీ ఫంక్షన్ లు ఉన్నాయి యూనిట్ స్టెప్ ఫంక్షన్ యూనిట్ ప్రేరణ మరియు యూనిట్ రాంప్ ఈ మూడు ఫంక్షన్స్ ఒకటి యూనిట్ స్టెప్ యూనిట్ ప్రేరణ మరియు యూనిట్ రాంప్ అన్నీ గీత గీసి చెప్పబడ్డాయి కాబట్టి ఈ మూడు ఫంక్షన్ల యొక్క ప్రాథమిక అవగాహన మొదటి ఆర్డర్ సర్క్యూట్ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి స్వతంత్ర DC వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ యొక్క ఆకస్మిక వర్తింపు ను అనుసరించి మొదట మనం దాన్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం అప్పుడు ఆ సమయంలో సర్క్యూట్ లో ఉన్న సోర్స్ వద్దకు వెళ్తాము తాత్కాలిక ప్రతిస్పందన చూస్తాము మరియు విషయాలు చాలా సులువుగా కనుగొంటాము కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ మొదట ప్రాథమికంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈ రకమైన సింగులారిటీ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ రాంప్ ఫంక్షన్ అన్ని విషయాలూ ఎక్కువగా సర్క్యూట్ విషయంతో పాటు నియంత్రణ వ్యవస్థ లో ఉపయోగించబడతాయి కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ u 0 t 0 ఉన్నప్పుడు మరియు 1 t 0 ఉన్నప్పుడు కాబట్టి t 0 ఉన్నప్పుడు u 0 మరియు t 0 ఉన్నప్పుడు u 1 కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను ఈ విధంగా నిర్వచిస్తారు కాబట్టి ఇది ఇలా ఉంది కానీ ఒక విషయం అది అక్కడ t 0 వద్ద నిర్వచించబడలేదు కానీ ఇది t 0 ఉన్నప్పుడు 0 మరియు t 0 ఉన్నప్పుడు 1 అని నిర్వచించబడింది కానీ t 0 వద్ద నిర్వచించబడలేదు ఇక్కడ అది అకస్మాత్తుగా 0 నుంచి 1 వరకు మారుతుంది మరియు రెండవ విషయం ఏమిటంటే ఇది కొలతలు లేని పరిమాణం ఈ విషయం మనసులో ఉంచుకోవాలి ఇది కొలతలు లేని పరిమాణం కాబట్టి చిత్రం 25 యూనిట్ స్టెప్ ఫంక్షన్ను చూపిస్తుంది కాబట్టి అన్ని సమయాల వద్ద ఇది యూనిట్ టైమ్ ఫంక్షన్ నిర్వచనం కాబట్టి ఇది యూనిట్ టైమ్ ఫంక్షన్ కానీ గుర్తుంచుకోండి t 0 వద్ద అది నిర్వచించబడలేదు కాబట్టి ఈ సందర్భంలో u నిర్వచించబడింది మరియు ఇది ఈ విధంగా గీయబడింది ఎందుకంటే t 0 కొరకు ఇది 0 కాబట్టి కానీ t 0 వద్ద ఇది నిర్వచించబడలేదు కాబట్టి t 0 బదులుగా t t 0 t0 0 వద్ద ఆకస్మిక మార్పు సంభవిస్తే ఏమి జరుగుతుంది t 0 బదులుగా t t 0 t0 0 వద్ద ఆకస్మిక మార్పు సంభవిస్తే యూనిట్ స్టెప్ ఫంక్షన్ను t t0 వద్ద u 0 మరియు t t0 వద్ద u 1 అని వ్యక్తీకరించవచ్చు మరియు t t0 వద్ద ఇది నిర్వచించబడలేదు కాబట్టి సమీకరణం 29 నుండి u t0 సెకన్ల ఆలస్యం అవుతుందని సూచిస్తుంది మరియు ఇది చిత్రంలో చూపబడింది కాబట్టి ఇది ఆలస్యం అవుతుంది ఇది ఇలా గీయబడింది ఇది t t 0 కోసం మరియు ఇది t t 0 కోసం మరియు ఇది 1 కాబట్టి ఇది t0 సెకన్ల ఆలస్యం అయిన u ఇప్పుడు ఇది t0 సెకన్ల ముందస్తుగా ఉంటే అది ఎలా ఉంటుంది తదుపరిది ఒకవేళ ఆకస్మిక మార్పు t t0 వద్ద సంభవిస్తే ఆ సందర్భంలో యూనిట్ స్టెప్ ఫంక్షన్ను t t0 వద్ద utt0 0 మరియు t t0 వద్ద utt0 1 అని వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఇది సమీకరణం 30 కాబట్టి ఈ సమీకరణం 30 ఇది t0 సెకన్ల ముందస్తుగా ఉంది అని సూచిస్తుంది మరియు ఇది చిత్రం 27 లో చూపబడింది కాబట్టి ఇది ముందస్తు కాబట్టి ఇది t0 మరియు ఇది 1 మరియు ఈ మందపాటి గీతను నేను నీలిరంగు రంగుతో గుర్తించడం లేదు ఇది t t0 కోసం మందపాటి గీత మరియు ఇది t t0 కోసం మరియు ఇది ut t0 కాబట్టి ఇది t0 సెకన్లు ముందస్తుగా ఉన్న యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాబట్టి ఇది u ఇది u ప్లాట్ మరియు ఇది t0 సెకన్లు ముందస్తుగా ఉన్న ut t0 ప్లాట్ అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ప్లాట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను చూపిస్తుంది కాబట్టి కరెంట్ లేదా వోల్టేజ్ లో ఆకస్మిక మార్పును సూచించడానికి స్టెప్ ఫంక్షన్ ఉపయోగించవచ్చు మరియు డిజిటల్ కంప్యూటర్లు మరియు నియంత్రణ వ్యవస్థల సర్క్యూట్లలో ఈ రకమైన ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి ఉదాహరణకు దీనిని పరిశీలిద్దాం t 0 కోసం వోల్టేజ్ v 0 మరియు t 0 కోసం v v0 ఇది సమీకరణం 31 ఈ వోల్టేజ్ ను ఈ విధంగా వ్రాస్తున్నాము t 0 కోసం v 0 మరియు t 0 కోసం v v0 ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ పరంగా v v0 u గా వ్యక్తీకరించవచ్చు మనము ఈ స్టెప్ ఫంక్షన్ను చూసాము t t0 వద్ద u 0 మరియు t t0 వద్ద u 1 కాబట్టి ఈ వోల్టేజ్ ఇలా ఇవ్వబడితే దీనిని ఈ విధంగా ఇలా వ్రాయవచ్చు t t0 వద్ద u 0 అని మనకు తెలుసు కాబట్టి v 0 అవుతుంది మరియు t t0 వద్ద u 1 అని మనకు తెలుసు కాబట్టి v v0 అవుతుంది ఇది మనము దీని నుండి చూసాము t t0 వద్ద u 0 కాబట్టి v 0 అవుతుంది ఇప్పుడు t t0 వద్ద u 1 అంటే ఇది v0 అవుతుంది కాబట్టి ఈ వ్యక్తీకరణ లోని మొత్తం విషయాలను సమీకరణం 31 ను ఈ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఈ విషయాలను సమీకరణం 32 ద్వారా సూచించవచ్చు కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి మరియు t 0 వద్ద క్షమించండి t0 0 అయితే ఈ సమీకరణం 32 ను v v0 u అని వ్రాయవచ్చు కాబట్టి సర్క్యూట్ ను చూపిస్తాను కాబట్టి చిత్రం 28 లో ఒక వోల్టేజ్ సోర్స్ v0u మరియు దాని సమానమైన సర్క్యూట్ చూపించబడింది కాబట్టి v0u అనేది వోల్టేజ్ సోర్స్ t 0 ఉన్నప్పుడు u 0 మరియు t 0 ఉన్నప్పుడు u v0 స్విచ్ ఈ స్థితి లో ఉన్నప్పుడు ఈ టెర్మినల్స్ 1 మరియు 2 షార్ట్ సర్క్యూట్ కాబట్టి 0 అవుతుంది అయితే టెర్మినల్స్ 1 మరియు 2 ఇలా ఉంటే కాబట్టి స్విచ్ స్థానం ఇలా ఉంటే అది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఆ సందర్భంలో నేను ఉదాహరణకు t 0 అని చెప్పగలను కాబట్టి ఆ సందర్భంలో ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఉండదు అది v12 0 అంటే v12 v 0 కానీ స్విచ్ స్థానం దీని నుంచి దీనికి వెళ్ళినప్పుడు అంటే నేను చెప్పేదేమిటంటే అక్కడ ఉన్నప్పుడు ఇది కనెక్ట్ అయి ఉంది దీని గురించి మర్చిపోండి ఆ సమయంలో కనెక్ట్ అయినప్పుడు v12 v v0 కాబట్టి ఈ సర్క్యూట్ లో v0 u ను గీస్తే నన్ను శుభ్రం చేయనివ్వండి అప్పుడు ఇది సమానమైన సర్క్యూట్ అవుతుంది మరియు ఇది స్విచ్చింగ్ తర్కం వలె ఉంది ఒక క్షణం ఆగండి కాబట్టి వోల్టేజ్ సోర్స్ v0 u మరియు సమానమైన సర్క్యూట్ ను ఈ విధంగా చేయవచ్చు మరియు నేను చెప్పిన దానికి వివరణ ఇవ్వబడింది టెర్మినల్ 1 మరియు 2 షార్ట్ సర్క్యూట్ అని స్పష్టంగా తెలుస్తుంది అంటే t 0 కొరకు v 0 మరియు t 0 కొరకు టెర్మినల్ 1 2 వద్ద v v0 కనిపిస్తుంది అంటే v12 v0